మాడ్యూల్ 1 లో యూనిట్ 7 కు స్వాగతం మరియు శుభాకాంక్షలు ఈ యూనిట్ నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ గుర్తించిన ప్రోగ్రామ్ ఫలితాలకు సంబంధించినది మునుపటి యూనిట్లో మనం ప్రోగ్రామ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ ని చూశాము ఇది ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ యొక్క గ్రాడ్యుయేట్లు గ్రాడ్యుయేషన్ తర్వాత 4 5 సంవత్సరాలు ఏమి చేయాలని సూచిస్తుంది కాబట్టి ఈ ప్రోగ్రామ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ నిజంగా గ్రాడ్యుయేట్ల కార్యకలాపాలతో సాధించాల్సిన లక్ష్యాన్ని అందిస్తాయి ఆపై మనకు ప్రోగ్రామ్ నిర్దిష్ట ఫలితాలు ఉన్నాయి ఒక నిర్దిష్ట ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ నుండి గ్రాడ్యుయేషన్ సమయంలో గ్రాడ్యుయేట్ ఏమి చేయగలగాలి అంటే ప్రోగ్రామ్ నిర్దిష్ట ఫలితాలు నిర్దిష్ట శాఖకు చాలా ప్రత్యేకమైనవి ఇది సివిల్ ఇంజనీరింగ్ అయితే అన్ని ప్రోగ్రామ్ నిర్దిష్ట ఫలితం సివిల్ ఇంజనీరింగ్కు సంబంధించినది మునుపటి యూనిట్లో మనం అర్థం చేసుకున్నాము ప్రస్తుత యూనిట్ ఈ యూనిట్ యొక్క ఫలితాలు మనం సంక్లిష్టమైన ఇంజనీరింగ్ సమస్యల స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము ఆపై 12 ఫలితాలలో 5 ప్రోగ్రామ్ ఫలితాల సాధనకు సహాయపడే కార్యకలాపాలను గుర్తించడానికి లేదా ఉదాహరణగా చెప్పడానికి ప్రయత్నిస్తాము PO1 PO2 PO3 PO4 మరియు PO5 పునశ్చరణ చేయడానికి ప్రోగ్రామ్ ఫలితాలు ఏమిటి ప్రోగ్రామ్ ఫలితాలు అంటే ఏదైనా ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ యొక్క గ్రాడ్యుయేట్లు గ్రాడ్యుయేషన్ సమయంలో సాధించాలి ఈ ప్రోగ్రామ్ ఫలితాలు ఒకే విభానికి చెందినవి కాదు అంటే అన్ని ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ల గ్రాడ్యుయేట్లు ఈ ప్రోగ్రామ్ ఫలితాలను సాధించాలి మరియు వాటిని నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ గుర్తించింది కాబట్టి అక్రిడిటేషన్ యొక్క ప్రస్తుత సందర్భంలో ఏ సంస్థ అయినా ప్రోగ్రామ్ ఫలితాలను వ్రాయడానికి లేదా మార్చడానికి ఎంపిక లేదు వివిధ సంస్థలు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా అవి కాలంతో మారవచ్చు కాని కొన్ని సంవత్సరాలకి ఒకసారి ఆ రకమైన మార్పులు జరుగుతాయి ప్రస్తుతానికి ఎన్బిఎ పేర్కొన్న ప్రోగ్రామ్ ఫలితాలు వాషింగ్టన్ అకార్డ్ యొక్క గ్రాడ్యుయేట్ లక్షణాలతో పోలి ఉంటాయి వాషింగ్టన్ అకార్డ్ నిజంగా గొడుగు ఒప్పందం దీనిలో వాషింగ్టన్ ఒప్పందానికి సంతకం చేసిన అన్ని దేశాలు వాస్తవానికి వారు తమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు కట్టుబడి ఉన్నారు వాషింగ్టన్ అకార్డ్ ద్వారా గుర్తించబడిన ఫలితాల రకం లేదా గ్రాడ్యుయేట్ లక్షణాల ప్రకారం విస్తృతంగా మనం గ్రాడ్యుయేట్ లక్షణాలను ఖచ్చితంగా కాపీ చేయవలసిన అవసరం లేదు కానీ ప్రతి దేశం వారి గ్రాడ్యుయేట్ గుణాలు లేదా ప్రోగ్రామ్ ఫలితాలను గ్రాడ్యుయేట్ అట్రిబ్యూట్స్ ని వాషింగ్టన్ అకార్డ్ యొక్క స్ఫూర్తితో తిరిగి వ్రాస్తుంది భారతదేశం కూడా అదే చేసింది అక్కడ ప్రోగ్రామ్ ఫలితాల సంఖ్య 12 ABET వంటి కొన్ని సందర్భాల్లో అవి 11 కానీ మీరు వాటిని గమనించినట్లైతే అవి ఒకే రకమైనవి అవి వాషింగ్టన్ ఒప్పందం ప్రకారం ఉంటాయి మరియు మొత్తం 12 ప్రోగ్రామ్ ఫలితాలను సాధించాలి మనం గమనించినట్లైతే మీరు అవన్నీ ఒకే స్థాయిలో సాధించడం చాలా సులభం కాకపోవచ్చు కాబట్టి మనం అంగీకరిస్తాము ప్రారంభంలో ప్రతి ఫలితం అన్ని ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ల ద్వారా లేదా దాని నుండి గ్రాడ్యుయేట్ అవుతున్న విద్యార్థులు ద్వారా ఒకే స్థాయికి చేరుకోకపోవచ్చు వారు ఒకే స్థాయికి చేరుకోలేకపోతే ప్రతి ప్రోగ్రామ్లో ఏమి జరుగుతుందో ప్రతి PO కి సంబంధించి వనరులతో మీరు కలిగి ఉన్న విద్యార్థులతో మీకు నిర్దిష్ట PO ఉన్న ప్రోగ్రామ్తో లక్ష్యాన్ని ఉంచుతుంది మీరు మీతో నిర్వచించగలిగే 50 స్థాయిలో 30 స్థాయిలో మీరు అనుబంధించిన సంఖ్యను మాత్రమే చెప్పండి కాబట్టి అన్ని ప్రోగ్రామ్ ఫలితాలను ఒకే స్థాయికి చేరుకోవడం తప్పనిసరి కాదు PO ల యొక్క శీఘ్ర సమీక్ష 12 PO లలో 5 మాత్రమే సాంకేతిక మరియు క్రమశిక్షణా ఫలితాలను సూచిస్తున్నాయి అంటే అవి నేరుగా ఇంజనీరింగ్తో సంబంధం కలిగి ఉంటాయి మరియు అవి సాంకేతిక స్వభావం కలిగివుంటాయి 12 లో 5 మాత్రమే మరియు మిగిలినవి మనం ప్రొఫెషనల్ ఫలితాలను పిలుస్తాము మరియు వాటిని ఇతర వ్యక్తులు సాధారణ లేదా బదిలీ చేయగల నైపుణ్యాలు లేదా ఫలితాలు అని కూడా పిలుస్తారు కాబట్టి PO లను వృత్తిపరమైన ఫలితాలు లేదా సాంకేతిక ఫలితాల కలయికగా చూడవచ్చు మరియు మూడు PO లు సంక్లిష్టమైన ఇంజనీరింగ్ సమస్యలను పేర్కొన్నాయి కాంప్లెక్స్ ఇంజనీరింగ్ సమస్య అనే పదాన్ని పిఒలు చాలా బలంగా ఉపయోగించారు అవి ఏమిటో అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నిస్తాము రెండు PO లు సంక్లిష్టమైన ఇంజనీరింగ్ కార్యకలాపాలను మరియు రెండు PO లు సందర్భోచిత జ్ఞానాన్ని సూచిస్తాయి మీరు మాట్లాడే ఏదైనా ఇంజనీరింగ్ సమస్య యొక్క సమస్యలలో ఒకటి వాస్తవ ప్రపంచ ఇంజనీరింగ్ సమస్య ఎల్లప్పుడూ ఇచ్చిన సందర్భంలోనే ఉంటుంది నేను ఈ సమస్యను పరిష్కరించినట్లు కాదు మరియు పరిష్కారం విశ్వవ్యాప్తంగా వర్తిస్తుంది కాబట్టి వాస్తవ ప్రపంచ ఇంజనీరింగ్ సమస్యలను మీరు గుర్తించినప్పుడు లేదా రూపొందించేటప్పుడు చాలా సందర్భోచిత జ్ఞానం పొందుపరచబడుతుంది దానిని ఏ ఇంజనీర్ అయినా పరిష్కరించగలగాలి ఇప్పుడు వాషింగ్టన్ ఒప్పందం ద్వారా సంక్లిష్టమైన ఇంజనీరింగ్ సమస్యలు ఏమిటి అవి విస్తృతమైన లేదా విరుద్ధమైన సాంకేతిక ఇంజనీరింగ్ మరియు ఇతర సమస్యలను కలిగి ఉంటాయి ఇతర సమస్యలు ఏమిటి మీరు ఒక సమస్య గురించి మాట్లాడేటప్పుడు మీరు వాస్తవ ప్రపంచ సమస్యను తీసుకున్నప్పుడు మీరు ఏ పరిష్కారాన్ని ఉత్పత్తి చేసినా అది దాని ప్రకారం ఉండవచ్చు అది సరిపోతుంది లేదా సమాజంలోని ఒక నిర్దిష్ట విభాగం యొక్క అవసరాలను తీరుస్తుంది కానీ సమాజంలోని ఇతర వర్గాలు ప్రతికూల మార్గంలో ప్రభావితమవుతాయి కాబట్టి మనం ఎవరి అవసరాలను తీర్చడానికి ప్రయత్నిస్తున్నాము చాలా ఇంజనీరింగ్ సమస్యలు మీకు చాలా విస్తృతమైనవి మరియు విరుద్ధమైన సమస్యలను కలిగి ఉన్నాయి మరియు మీరు సంక్లిష్టమైన ఇంజనీరింగ్ సమస్య గురించి మాట్లాడేటప్పుడు దీనికి స్పష్టమైన పరిష్కారం లేదు ఇది అధ్యాయం సమస్య ముగింపు లాంటిది కాదు మీకు ఒకే ఒక ప్రత్యేక పరిష్కారం ఉంది టెక్స్ట్ పుస్తకంలోని అధ్యాయ సమస్యల చివరలో చాలా వరకు ఒకే పరిష్కారం అందుబాటులో ఉంది ఇక్కడ వాస్తవ ప్రపంచ ఇంజనీరింగ్ సమస్యకు ఒకే పరిష్కారం లేదు మరియు స్పష్టమైన పరిష్కారం కూడా లేదు దాని యొక్క మరొక లక్షణం అవి విస్తృతంగా విభిన్న అవసరాలతో విభిన్న వాటాదారుల సమూహాలను కలిగి ఉంటాయి విస్తృతంగా మారుతున్న ఈ అవసరాలను చాలాసార్లు పరిష్కరించగల సమస్యగా రాజీపడలేము అప్పుడు మొత్తం సమస్య రాజకీయంగా మారడం మొదలవుతుంది మీరు ఏ సమూహాన్ని కలవడానికి ప్రయత్నిస్తున్నారు లేదా ఎవరిని సంతృప్తిపరిచారు మరియు సమాజంలోని ఏ విభాగం ప్రతికూలంగా ప్రభావితమవుతుంది మరియు మరోసారి అవి పరిధిలో గణనీయమైన పరిణామాలను కలిగి ఉంటాయి ఒక సందర్భంలో అదే పరిష్కారం కావాల్సినది మరియు మరికొన్ని సందర్భాల్లో పరిణామాలు భిన్నంగా ఉంటాయి పర్యవసానం భిన్నంగా ఉంటుంది ఉదాహరణకు పట్టణంలో అందించే పరిష్కారం దాని యొక్క పరిణామాలు గ్రామీణ సందర్భంలో అదే పరిష్కారాన్ని వర్తింపజేయడానికి ప్రయత్నిస్తే అది ప్రతికూల పరిణామాలను సృష్టించవచ్చు కాబట్టి ఇది సంక్లిష్టమైన ఇంజనీరింగ్ సమస్యల యొక్క మరొక లక్షణం మరియు సంక్లిష్టమైన ఇంజనీరింగ్ సమస్యలో అనేక భాగాలు మరియు అనేక ఉప సమస్యలు ఉన్నాయి అవన్నీ కలిపి పరిగణించవలసి ఉంటుంది సంక్లిష్ట ఇంజనీరింగ్ సమస్యలకు కొన్ని ఉదాహరణలు శుష్క మండలంలోని గ్రామాల సమూహానికి నీటిపారుదల మరియు త్రాగడానికి నీటి సరఫరా కోసం ప్రణాళిక వేద్దాం కనుక ఇది ఒకదాన్ని అందిస్తుంది ఇది మనం ఇప్పుడే పేర్కొన్న లక్షణాలకు దారి తీస్తుంది ఈ లక్షణాలన్నీ వర్తిస్తాయి ఈ రకమైన సమస్యను పరిష్కరించడానికి పరిగణనలోకి తీసుకోవాలి నదీ పరీవాహక ప్రాంతంలో అందుబాటులో ఉన్న నీటిని మరియు దాని వినియోగాన్ని నిర్వహించడానికి ఒక పరికర వ్యవస్థను రూపొందించండి ప్రస్తుతం మీకు తెలిసినట్లుగా ప్రతి నదీ పరీవాహక ప్రాంతం నది నీరు ఒక ఉమ్మడి అంశం కావడం దేశంలోని వివిధ రాష్ట్రాల మధ్య ఎల్లప్పుడూ చాలా పెద్ద వివాదాలు ఉన్నాయి కాబట్టి అందుబాటులో ఉన్న నీటి వనరులను నిర్వహించడానికి సంబంధించిన ఏదైనా సమస్యను నిజంగా పరిష్కరించడానికి లేదా పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు నది పరీవాహక ప్రాంతం చాలా క్లిష్టమైన సమస్య 2 లక్షల కన్నా తక్కువ జనాభా ఉన్న పట్టణంలో పెద్ద ఎత్తున పేద మరియు మధ్యతరగతి గృహాల నిర్మాణానికి ఒక వ్యవస్థను రూపొందించండి చిన్న పట్టణాలతో పోలిస్తే నగరంలో సమస్యలు భిన్నంగా ఉంటాయి నగరానికి లేదా జిల్లాకు విద్యుత్ సరఫరా నాణ్యతను మెరుగుపరచండి మనమందరం దీనిని అనుభవించామని అనుకుంటున్నాను విద్యుత్ సరఫరా యొక్క నాణ్యత ఎప్పుడూ సంతృప్తికరంగా ఉండదు మరియు విషయాలు పరిష్కరించడానికి చాలా సులభం కాదు మరియు ప్రజలు ఒక సాధారణ పరిష్కారంతో ఏదైనా ప్రతిపాదిత పరిష్కారంతో ఏకీభవించరు మానవులు మరియు ఏనుగుల మధ్య విభేదాలు లేకుండా ఏనుగు కారిడార్ను నిర్వహించడానికి ఒక వ్యవస్థను రూపొందించండి దేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఇది ఇటీవల అనుభవించిన సమస్య మానవ జనాభా పెరిగినప్పుడు ఏనుగులు కారిడార్లను ఆక్రమించుకుంటాయి దీని ద్వారా ఏనుగులు కదులుతాయి మరియు మీరు దాటిన తర్వాత మానవులు మరియు ఏనుగుల మధ్య ఎప్పుడూ సంఘర్షణ ఉంటుంది ఇప్పుడు మీరు కారిడార్ను ఎలా నిర్వహిస్తారు అనేది సాంకేతిక మరియు సంక్లిష్టమైన సామాజిక సమస్య ఇప్పుడు సంక్లిష్టమైన ఇంజనీరింగ్ కార్యకలాపాలు ఏమిటి అన్నింటిలో మొదటిది సంక్లిష్టమైన ఇంజనీరింగ్ కార్యకలాపంలో విభిన్న వనరులు వ్యక్తుల పరంగా వనరులు డబ్బు పరికరాలు పదార్థాలు సమాచారం మరియు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం జరుగుతుంది మరియు విస్తృత లేదా విరుద్ధమైన సాంకేతికత మధ్య పరస్పర చర్యల వల్ల ఉత్పన్నమయ్యే ముఖ్యమైన సమస్యల పరిష్కారానికి ఈ కార్యకలాపాలు అవసరం ఇంజనీరింగ్ లేదా ఇతర సమస్యలు అంటే సంక్లిష్టమైన ఇంజనీరింగ్ కార్యకలాపాలు ఎల్లప్పుడూ ఒకే ఒక్కదాన్ని తీసుకోకుండా వాటిని కలిసి ఉపయోగించడం లేదా ఈ సమస్యలన్నింటినీ కలిసి వ్యవహరించడం కోసం పిలుస్తాయి మరియు దాని కోసం ఒక పరిష్కారాన్ని కనుగొనడానికి మాత్రమే ప్రయత్నిస్తాయి ఇంజనీరింగ్ సూత్రాల జ్ఞానం యొక్క సృజనాత్మక ఉపయోగంలో పాల్గొనండి మునుపటి అనుభవాలకు మించి విస్తరించవచ్చు ప్రస్తుతం సంక్లిష్టమైన ఇంజనీరింగ్ సమస్యకు పరిష్కారాన్ని అందించడానికి మునుపటి అనుభవం ఉండకపోవచ్చు ఇప్పుడు మనం PO1 కి వద్దాం అది ప్రోగ్రామ్ ఫలితం 1 ఇది ఇంజనీరింగ్ పరిజ్ఞానం అని లేబుల్ చేయబడింది సంక్లిష్ట ఇంజనీరింగ్ సమస్యల పరిష్కారానికి గణితం సైన్స్ ఇంజనీరింగ్ ఫండమెంటల్స్ మరియు ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ పరిజ్ఞానాన్ని వర్తింపజేయమని ప్రకటన పేర్కొంది మీరు చూస్తే దానిలోని అన్ని కీలకపదాలతో కొంత సమయం గడపండి ప్రధాన లక్ష్యం ఏమిటంటే వాస్తవానికి వాక్యం తిరగి రాయవచ్చు గణితం సైన్స్ ఇంజనీరింగ్ ఫండమెంటల్స్ మరియు ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ పరిజ్ఞానాన్ని వర్తింపజేసే సంక్లిష్ట ఇంజనీరింగ్ సమస్యలను పరిష్కరించమని నేను చెప్పగలను అది అదే కాబట్టి సంక్లిష్ట ఇంజనీరింగ్ సమస్యను పరిష్కరించడం దీని యొక్క ప్రధాన అంశం కానీ మీరు ఈ ఇంజనీరింగ్ సమస్యలను ఏ విధంగానైనా పరిష్కరించుకోవాలనుకుంటున్నారు మీరు సహజమైన మార్గం లేదా తాత్కాలిక పద్ధతి లేదా ట్రయల్ మరియు ఎర్రర్ అని పిలుస్తారు కాని గణితం సైన్స్ మరియు ఇంజనీరింగ్ ఫండమెంటల్స్ యొక్క పరిజ్ఞానాన్ని క్రమపద్ధతిలో వర్తింపజేయండి ప్రోగ్రామ్ ఫలితాల్లో ఇది ఒకటి కొంతవరకు ఇంజనీరింగ్ కోర్సులు ప్రధానంగా ఈ ఫలితాన్ని పరిష్కరిస్తాయి మీరు ఏదైనా ఇంజనీరింగ్ కోర్సు తీసుకుంటే ఇంజనీరింగ్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ కోర్సుల మధ్య తేడాలను కూడా గుర్తించాలి ఉదాహరణకు థర్మోడైనమిక్స్ పై ఒక కోర్సు ఇంజనీరింగ్ సైన్స్ కోర్సు అని నేను భావిస్తాను ఏదైనా ఉష్ణ బదిలీ అయితే థర్మల్ ఇంజనీరింగ్ కింద ఏదైనా ఉష్ణ బదిలీ పరికరాల రూపకల్పన ఇంజనీరింగ్ కోర్సుగా ఉంటుంది కానీ ఇంజనీరింగ్ కోర్సులు చాలావరకు ఈ ఫలితాన్ని పరిష్కరించగలవు కానీ దురదృష్టవశాత్తు చాలా సంస్థలలో అంచనా ప్రకారం ఇంజనీరింగ్ సమస్యలను పరిష్కరించడంలో చాలా తక్కువగా ఉంటుంది కొన్ని సంస్థలు మరియు కొన్ని విషయాలలో కొన్ని కళాశాలలు ఇంజనీరింగ్ సమస్యలను ఎదుర్కొంటాయి మీరు పరీక్షా పత్రాలను చూస్తే అవి అలా చేస్తాయి కానీ సరిపోవు దీనికి సంబంధించి అడిగే ప్రశ్నల శాతం చాలా తక్కువగా ఉంటుంది అధ్యాయం సమస్యల ముగింపు కనీసం ఈ PO ని మధ్యస్తంగా పరిష్కరిస్తుంది అధ్యాయం ముగింపు లో సమస్యలు ప్రధానంగా బాగా నిర్వచించబడిన సమస్యలు అవి కష్టంగా ఉండవచ్చు కఠినత మరియు సంక్లిష్టతను పరస్పరం మార్చుకోకూడదు ప్రతి సమస్య సులభం కాకపోవచ్చు కానీ ఇది స్వయంచాలకంగా సంక్లిష్ట సమస్యగా మారదు కాబట్టి అనేక కోర్సులలో ఏమి జరుగుతుంది అంటే పరీక్షలు మరియు పరీక్షలలో సమస్యలను ఇస్తారు ఇవి అధ్యాయ సమస్యల ముగింపుకు చాలా పోలి ఉంటాయి కాబట్టి ఈ మేరకు ఈ కోర్సులు చాలావరకు ఈ PO ని కొంత పొడిగించుకుంటాయి ఇంజనీరింగ్ సమస్యలను నేరుగా పరిష్కరించని బేసిక్ సైన్సెస్ లేదా ఇంజనీరింగ్ సైన్సెస్కు చెందిన కోర్సులు చాలావరకు ఉన్నాయి అవి అవసరం మాత్రమే కాని నేరుగా ఇంజనీరింగ్ సమస్యలు కాదు మరియు కార్యకలాపాల యొక్క కొన్ని ఉదాహరణలు ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణలు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాము ఈ కార్యకలాపాల ద్వారా మీరు దీన్ని మీ కోర్సులో నిర్మించినట్లయితే మీరు ఈ ప్రత్యేకమైన PO ని పరిష్కరిస్తారు కార్యకలాపాలు ఏవి అధ్యాయం సమస్యల ముగింపును పరిష్కరించండి మీరు చేయాల్సిన కనీసమే అది ఇచ్చిన ఇంజనీరింగ్ సమస్యను రూపొందించిన సందర్భాన్ని అర్థం చేసుకోండి మీరు ఎలా చేయగలరు కేస్ స్టడీని అందించడం ద్వారా కేస్ స్టడీ యొక్క వివరణ మరియు దాని ద్వారా నడుస్తుంది మరియు దాని ద్వారా మీరు సందర్భాన్ని అర్థం చేసుకోవాలి సందర్భాన్ని అర్థం చేసుకోవడమే లక్ష్యం సంక్లిష్ట ఇంజనీరింగ్ సమస్యల స్వభావాన్ని అర్థం చేసుకోండి ఇది కేస్ స్టడీస్ ద్వారా కూడా ఇవ్వవచ్చు మరియు సంక్లిష్టమైన ఇంజనీరింగ్ సమస్యలకు ఉదాహరణలు ఇవ్వమని మీరు విద్యార్థులను అడగవచ్చు సమీప ప్రాంతంలోని సమస్యను గుర్తించమని మీరు వారిని విస్తృతంగా అడగవచ్చు మరియు సూత్రీకరించమని వారిని అడగవచ్చు సూత్రీకరణ కాకపోతే నిర్దిష్ట ఇంజనీరింగ్ సమస్య యొక్క వివిధ లక్షణాలను కనీసం వివరించండి మరియు ఇచ్చిన సంక్లిష్ట సమస్యకు బహుళ పరిష్కారాలను ఇవ్వండి అది కూడా కేస్ స్టడీస్ ద్వారా మాత్రమే చేయవచ్చు ఇప్పుడు PO2 ని చూద్దాము ఇది PO1 తో పోలిస్తే చాలా సంక్లిష్టంగా మరియు కష్టంగా ఉన్న సమస్య గణితం సహజ శాస్త్రాలు మరియు ఇంజనీరింగ్ శాస్త్రాల యొక్క మొదటి సూత్రాలను ఉపయోగించి గణనీయమైన నిర్ధారణలకు చేరుకునే సంక్లిష్ట ఇంజనీరింగ్ సమస్యలను గుర్తించండి రూపొందించండి పరిశోధించండి మరియు విశ్లేషించండి ఒక ప్రాముఖ్యత ఏమిటంటే మీరు పరిష్కారాలను అకారణంగా మరియు స్పష్టంగా ఉత్పత్తి చేయకూడదు లేదా మీరు తాత్కాలికంగా చేయకూడదు మీరు మొదటి సూత్రాల నుండి పని చేయాలి దాని అర్థం అదే ఇప్పుడు మీరు కీలకపదాలను తీసుకుంటే ఈ PO ని పరిష్కరించడంలో ఉన్న కార్యకలాపాలను పరిశీలిస్తే మొదటది గుర్తించడం సమస్య గుర్తింపు అంటే మీరు మీ విద్యార్థులకు ఒక అనుభవాన్ని ఇచ్చి సమస్యలను గుర్తించడానికి వారికి సదుపాయం కల్పిస్తుంటే అప్పుడు మాత్రమే మీరు ఈ PO ని పరిష్కరించారని చెప్పవచ్చు లేదా గుర్తించి లేదా కనీసం ఎవరైనా సమస్యను గుర్తించినట్లయితే మీరు సమస్యను మరింత సాంకేతిక కోణంలో రూపొందించగలరా కాబట్టి గుర్తించబడిన సమస్య యొక్క మౌఖిక వర్ణనను ఇంజనీరింగ్ మార్గంలో రూపొందించడానికి విపరీతమైన కృషి ఉంటుంది మరియు ఇది ఎన్ని ఊహలను కలిగి ఉంటుంది మరియు ఆ ఊహలు కొన్ని సందర్భాల్లో మాత్రమే సమర్థించబడతాయి కానీ అన్ని సందర్భాల్లోనూ కాదు కాబట్టి మీరు సూత్రీకరిస్తున్నప్పుడు మీరు చేస్తున్న ఊహల గురించి మీరు స్పష్టంగా ఉండాలి ఆపై సూత్రీకరించిన తరువాత చాలా సాహిత్యం అందుబాటులో ఉంటుంది మరియు ఈ రోజుల్లో ఇది నెట్లో లభిస్తుంది మీరు సాహిత్యాన్ని పరిశోధించి సంబంధిత సాహిత్యాన్ని గుర్తించి అధ్యయనం చేయాలి ఆపై మీరు సమస్యను విశ్లేషించాలి అనగా మీరు తదుపరి దశకు వెళ్ళవలసి ఉంది మీరు తప్పుగా నిర్వచించిన సమస్యను వివరణాత్మక విశ్లేషణ ద్వారా బాగా నిర్వచించిన సమస్యగా మార్చడం అని పిలుస్తారు ఆపై మీరు నిర్ధారణకు రావాలి ఈ దశలో మీరు చేస్తున్న ఊహల పరంగా మీరు నిజంగా ఖరారు చేస్తున్నారు మీరు సమస్యను రూపొందిస్తున్న విధానం మీరు ఒక నిర్దిష్ట నిర్ణయానికి చేరుకుంటారు సాహిత్యం సూత్రీకరణ విశ్లేషణ లేదా పరిశోధన ద్వారా వీటన్నిటిలో మీరు గణితం సహజ శాస్త్రాలు మరియు ఇంజనీరింగ్ శాస్త్రాల యొక్క మొదటి సూత్రాలను ఎల్లప్పుడూ ఉపయోగించాలి కాబట్టి మరోసారి పునరావృతం చేస్తున్నాము ఇది సమస్య స్టేట్మెంట్ నిర్మాణం సమస్య సూత్రీకరణ మరియు సంగ్రహణ సమాచారం మరియు డేటా సేకరణ మోడల్ అనువాదం ధ్రువీకరణ ప్రయోగాత్మక రూపకల్పన ప్రయోగం ఫలితాల వివరణ అమలు డాక్యుమెంటేషన్ అభిప్రాయం మరియు మెరుగుదలలను కలిగి ఉంటుంది ప్రతి సమస్యతో మీరు ఇవన్నీ చేయడానికి విద్యార్థికి శిక్షణ ఇస్తారని కాదు కానీ ప్రోగ్రామ్లో వివిధ కోర్సుల ద్వారా ఒక విద్యార్థి ఇంజనీరింగ్ విద్యార్థి ఈ కార్యకలాపాలన్నింటినీ ఏదో ఒక దశలో లేదా మరొక దశలో అనుభవించాలి కాబట్టి మీకు 4 సంవత్సరాలు మరియు 30 35 కోర్సులు ఉన్నాయి మరియు మీకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ప్రాజెక్టులు ఉండవచ్చు అన్నింటి ద్వారా ఈ అంశాలన్నీ అనుభవించాలి విద్యార్థి అనుభవించాలి మరియు ఈ ప్రమాణానికి సంబంధించి విద్యార్థుల పనితీరును ప్రోగ్రామ్ అంచనా వేయగలగాలి గణితం మరియు ఇంజనీరింగ్ శాస్త్రాల యొక్క మొదటి సూత్రాలను ఉపయోగించి నిరూపితమైన ముగింపుకు రావాలి మరియు మీరు అక్కడ పేర్కొన్న అభిప్రాయం లేదా అంతర్ దృష్టి ఆధారంగా కాదు మెజారిటీ ప్రోగ్రామ్లకు ఈ కార్యకలాపాల యొక్క చిన్న ఉపసమితిని కూడా పరిష్కరించే కోర్సులు లేవు కాబట్టి ప్రస్తుతం ఇంజనీరింగ్ ప్రోగ్రామ్లు అమలు చేయబడిన లేదా ఏమి నిర్వహించబడుతున్నాయో ఏ ప్రోగ్రామ్లు నిజంగా ఈ పరిశీలనలో దేనినీ పరిష్కరించవు కాబట్టి అన్ని ప్రదేశాలలో పాఠ్యాంశాలు మరియు దాని అమలును మరింత సవరించాలి PO2 పరిష్కరించబడిందని నిర్ధారించుకోవడానికి సవరించాలి మరియు ఈ కార్యకలాపాలలో చాలా వాటిని చిన్న మరియు పెద్ద ప్రాజెక్టులలో మాత్రమే చేర్చవచ్చు మినీ ప్రాజెక్ట్ మరియు మేజర్ ప్రాజెక్ట్ అని చెప్పడం పని చేయదు వారు దానిని సరిగ్గా ఆర్కెస్ట్రేట్ చేయాలి మరియు విద్యార్థులను ఈ మోడ్ల ద్వారా తీసుకొని మూల్యాంకనం చేయాలి మరియు ఈ పిఒని కొన్ని కోర్సులలో గ్రూప్ అసైన్మెంట్ల ద్వారా కూడా పరిష్కరించవచ్చు కానీ దీనికి బోధకుడి తరపున గణనీయమైన ప్రణాళిక అవసరం మరియు సమూహంలోని ప్రతి సభ్యుడి పనితీరును అంచనా వేయడానికి తగిన రుబ్రిక్లను అభివృద్ధి చేయాలి సమూహ నియామకం 2 నెలల వ్యవధిలో చేయాలి అని అనుకుందాము 2 నెలలు పూర్తి సమయం కార్యాచరణ కాదు కాని అవి 2 నెలల వ్యవధిలో చేస్తాయి కానీ ఒక సమూహం ఇంటరాక్ట్ అవుతుంది అటువంటి పనులను రూపొందించడం సాధ్యమే ఇక్కడ PO2 యొక్క కొన్ని కార్యకలాపాలు ఉన్నాయి మీ ఇంజనీరింగ్ శాఖకు చెందిన సంక్లిష్ట సమస్యలను గుర్తించండి గుర్తించబడిన సంక్లిష్ట ఇంజనీరింగ్ సమస్యను రూపొందించడంలో సహాయపడే పరిష్కారాలను కోరుతున్న సందర్భం గురించి తగిన ఊహలను చేయండి ఇంజనీరింగ్ విద్యార్థులందరూ నేర్చుకోవలసిన విషయం ఇది మీరు తప్పుగా నిర్వచించిన సమస్య నుండి బాగా నిర్వచించబడిన సమస్యకు వస్తున్నప్పుడు మీరు పెద్ద సంఖ్యలో ఊహలను చేసుకోవాలి మరియు ఈ ఊహలు సమర్థించదగినవి మరియు మీరు ఉచ్చరించి వ్రాస్తే తప్ప మీరు దేనినీ పెద్దగా తీసుకోలేరు కాబట్టి ఇది చాలా ఆసక్తికరమైన మరియు ముఖ్యమైన కార్యాచరణ మరియు కనీసం 2 లేదా 3 కోర్సులలో అధ్యాపకులు ఈ కార్యాచరణను కలిగి ఉండాలి సంబంధిత సాహిత్యం యొక్క సర్వే ఆధారంగా సంక్లిష్ట ఇంజనీరింగ్ సమస్యను రూపొందించడంలో చేసిన ఊహలను సమర్థించండి కానీ దీనికి చాలా పని అవసరం మరియు చాలా వివరంగా తయారుచేయడం అవసరం ఊహలను గుర్తించడం మరియు వాటిని సమర్థించడంపై దృష్టి కేంద్రీకరించిన అనేక కేస్ స్టడీస్ అవసరం తదుపరి కార్యకలాపాలు సమస్యలకు పరిష్కారాల తుది వినియోగదారుల అవసరాలను అర్థం చేసుకోండి మీరు ఇవ్వవచ్చు మీరు తీసుకోవలసిన ఒక నిర్దిష్ట ప్రాంతంలో మీరు ట్రాఫిక్ కంట్రోల్ యూనిట్ అని పిలవబడే వాటిని డిజైన్ చేయాలనుకుంటున్నారని అనుకుందాం వాహనాల సంఖ్య వాహనాల రకాలు ప్రజలు ఒక ప్రదేశం నుండి వెళ్ళే విధానం వంటివి పరిగణనలోకి తీసుకోండి మరొకటి మరియు మొత్తం విషయం కేవలం సమస్యను అధ్యయనం చేయగలదు మరియు దాని అవసరాలు ఏమిటో కూడా వ్రాయవచ్చు ఇలాంటి పనులను విద్యార్థులకు ఇవ్వవచ్చు సూత్రీకరించిన సమస్యను పరిష్కరించే పద్ధతిని అన్వేషించండి మరియు ఎంచుకోండి ఒక సమస్య సూత్రీకరించబడిన తర్వాత వివిధ పరిష్కారాలను అన్వేషించవచ్చు దాని నుండి మీరు ఒక పద్ధతిని ఎంచుకోవచ్చు మరియు దానితో పూర్తి సమర్థన ఇవ్వవచ్చు అది కూడా ఒక ఆసక్తికరమైన అభ్యాసం సూత్రీకరించిన ఇంజనీరింగ్ సమస్యకు పరిష్కారాన్ని అందించగల హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఉత్పత్తులు మరియు ప్రక్రియలను పేర్కొనండి స్పెసిఫికేషన్ యొక్క ప్రక్రియ చాలా ఇంజనీరింగ్ ప్రోగ్రామ్లు ఆ అనుభవాన్ని ఇవ్వవు ఇది చాలా ముఖ్యమైన కార్యాచరణ మరియు స్పెసిఫికేషన్లతో ప్రారంభించి వాటిని సమర్థించకుండా ఇంజనీరింగ్ కార్యకలాపాలు ఎప్పుడూ జరగవు కాబట్టి ఇవి కొన్ని సాధ్యమయ్యే కార్యకలాపాలు కానీ ఈ కార్యకలాపాలు కేవలం పాఠ్యపుస్తక రకం కాదు లేదా మా ప్రస్తుత పరీక్షా విధానం కాదు PO3 ని చూద్దాము టైటిల్ అనేది పరిష్కారాల రూపకల్పన మరియు అభివృద్ధి సంక్లిష్ట ఇంజనీరింగ్ సమస్యలు మరియు డిజైన్ సిస్టమ్ భాగాలు లేదా నిర్దిష్ట అవసరాలను తీర్చగల ప్రక్రియల రూపకల్పన పరిష్కారాలు ప్రజారోగ్యం మరియు భద్రత మరియు సాంస్కృతిక సామాజిక మరియు పర్యావరణ పరిశీలన కోసం తగిన పరిశీలన చేయండి ఈ ప్రకటన పేర్కొంది ఇది చాలా పొడవైన క్రమం ఇప్పుడు ఈ ప్రత్యేకమైన PO ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఇంజనీరింగ్ సమస్యలకు పరిష్కారాల రూపకల్పన ప్రాజెక్టులు మరియు పనుల ద్వారా మాత్రమే అనుభవించబడుతుంది పరీక్షలు మరియు పరీక్షల ద్వారా మీరు చాలా చిన్న కార్యాచరణ కాకుండా చేయలేరు మరియు ఇంజనీరింగ్ సమస్యకు పరిష్కార రూపకల్పన అనేది సమయం తీసుకునే చర్య ఉదాహరణకు మీరు చివరి సెమిస్టర్ పరీక్షలో కూడా ఏదైనా పరీక్షా కాగితం తీసుకుంటే సాధారణంగా ప్రతి ప్రశ్నకు అరగంట కన్నా ఎక్కువ సమయం తీసుకోని విధంగా రూపొందించబడింది అంటే సగటు విద్యార్థి అరగంటలోపు సమస్యకు పరిష్కారం కనుగొనగలగాలి అరగంట రకమైన కార్యాచరణకు సరిపోయే ఈ ప్రమాణాలన్నింటికీ శ్రద్ధ వహించడానికి మీరు ఇంజనీరింగ్ సమస్యలను రూపొందించలేరు కాబట్టి ఇలాంటి డిజైనింగ్ పరిష్కారాలను అమర్చడం సాధ్యం కాదు పరిమిత సమయం రాత పరీక్షలలో చేర్చలేము సిస్టమ్ యొక్క భాగాలు కొన్ని గుర్తించిన కోర్సులలో చిన్న పనుల ద్వారా రూపొందించబడతాయి కాబట్టి మీరు ఒక యాంత్రిక భాగాన్ని రూపొందించాలని లేదా కొంత పనితీరును రూపొందించడానికి ఒక సర్క్యూట్ను రూపొందించాలని మీరు చెప్పవచ్చు ఆ భాగం చేయవచ్చు భాగాలు కనీసం పరిమిత సమయం లోపు రూపకల్పన చేయవచ్చు భాగాలు మరియు ప్రక్రియల రూపకల్పన ప్రమాణాలు మరియు లక్షణాలు ఇచ్చిన సమస్యకు పరిష్కారాల నుండి ఉద్భవించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడ ఒక కార్యాచరణ డిజైన్ ప్రమాణాలు మరియు లక్షణాలు మనం వర్గీకరణకు వచ్చినప్పుడు దీని గురించి మరింత మాట్లాడుతాము ఇంజనీరింగ్ విద్యలో ప్రమాణాలు మరియు లక్షణాలు ఆధిపత్య పాత్ర పోషించాలి కానీ దురదృష్టవశాత్తు వారు దీనిపై తక్కువ శ్రద్ధ తీసుకోరు ప్రజారోగ్యం మరియు భద్రత మరియు సాంస్కృతిక సామాజిక మరియు పర్యావరణ పరిశీలనకు సంబంధించిన సమస్యలను తీసుకొని ఈ ప్రమాణాలు మరియు వివరణలను అభివృద్ధి చేయాలి ప్రజారోగ్యం భద్రత మరియు పర్యావరణ పరిశీలనకు సంబంధించిన సమస్యలు మీరు దీన్ని ఎలా చేస్తారు మీరు వెళ్లి ప్రజారోగ్యం భద్రత గురించి అధ్యయనం చేయరు ఎందుకంటే ఇది పొడవైన క్రమం అవుతుంది కానీ సాధారణంగా వారు మీరు సంబంధిత ప్రమాణాలు అని పిలుస్తారు ఈ ప్రమాణాలు వృత్తిపరమైన సంఘాల నుండి రావచ్చు కొన్ని ఇంజనీరింగ్ కోర్సులు సంబంధిత ప్రమాణాలను పరిశీలిస్తాయి కానీ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్లలో ప్రమాణాలను పాటించడం సాధారణ పద్ధతి కాదు అది ప్రమాణాలతో పనిచేస్తోంది అంటే మీరు కొన్ని ప్రమాణాలకు అనుగుణంగా ఒక భాగం లేదా ఉపవ్యవస్థను రూపొందించారు కనుక ఇది వాస్తవమైన భాగం రూపకల్పన ఉపయోగించిన పదార్థాలు లేదా సమీకరించాల్సిన విధానం మరియు మొదలైన వాటిలో ప్రతిబింబిస్తుంది మీరు ఒక నిర్దిష్ట ప్రమాణాన్ని అనుసరిస్తుంటే మొత్తం సమస్యలు ఉన్నాయి సాంస్కృతిక మరియు సామాజిక పరిశీలనలకు ఇంజనీరింగ్ కాని రంగాల నుండి ఇన్పుట్లు అవసరం మరియు నాన్ ఫంక్షనల్ స్పెసిఫికేషన్లలో పొందుపరచబడతాయి ఏదైనా ఉత్పత్తి లేదా వ్యవస్థ కోసం ఫంక్షనల్ లక్షణాలు ఉన్నాయి మరియు ఫంక్షనల్ కాని లక్షణాలు ఉన్నాయి నాన్ ఫంక్షనల్ అంటే అది ఇచ్చిన ప్రాంతం లేదా ఇచ్చిన వాల్యూమ్ కంటే మీ కంటే ఎక్కువ స్థలాన్ని ఆక్రమించకూడదు దాని బరువు దాని కంటే ఎక్కువగా ఉండకూడదు మరియు బహుశా అది కొన్ని రంగులను ఉపయోగించకూడదు నాన్ ఫంక్షనల్ స్పెసిఫికేషన్ల మొత్తం బంచ్ మరియు అవి అన్నీ సాంస్కృతిక మరియు సామాజిక పరిశీలనల నుండి అనేక సార్లు వచ్చాయి PO3 కార్యకలాపాలు ఏవి ఉత్పత్తులు మరియు ప్రక్రియల యొక్క నాన్ ఫంక్షనల్ అవసరాలను నిర్ణయించడంలో ప్రజారోగ్యం మరియు భద్రత మరియు సాంస్కృతిక సామాజిక మరియు పర్యావరణ పరిశీలనల పాత్రను అర్థం చేసుకోండి రూపకల్పన మరియు అభివృద్ధి చేయవలసిన ఉత్పత్తి లేదా ప్రక్రియకు వర్తించే ప్రమాణాలను గుర్తించండి స్పెసిఫికేషన్ల ప్రకారం డిజైన్ భాగాలు మరియు ఉప వ్యవస్థలు కాబట్టి మీరు లక్షణాలు మరియు రూపకల్పనతో ప్రారంభించండి రూపొందించిన ఉత్పత్తి మరియు ప్రక్రియ యొక్క పనితీరును తనిఖీ చేయడానికి పరీక్షా విధానాన్ని పేర్కొనండి అది ఒక నిర్దిష్ట ప్రమాణానికి అనుగుణంగా ఉందా అనేది ఉత్పత్తి కొన్ని నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా ఉందో లేదో పరీక్ష జరిగే ప్రయోగశాల ప్రయోగాన్ని నేను రూపొందించగలనా ఉత్పత్తులు భాగాలు మరియు ప్రక్రియల రూపకల్పనను డాక్యుమెంట్ చేయండి డాక్యుమెంటేషన్ అనేది ఒక ఒక ప్రధాన అభ్యాస సాధనం ఇప్పుడు నాల్గవది సంక్లిష్ట సమస్యలపై పరిశోధనలు నిర్వహించండి మరలా చెల్లుబాటు అయ్యే తీర్మానాలను అందించడానికి ప్రయోగాల రూపకల్పన విశ్లేషణ మరియు డేటా యొక్క వివరణ మరియు సమాచార సంశ్లేషణతో సహా పరిశోధన ఆధారిత జ్ఞానం మరియు పరిశోధన పద్ధతులను ఉపయోగించండి ఇందులో ఏమి ఉంది చెల్లుబాటు అయ్యే తీర్మానాలను అందించడానికి పరిశోధన ఆధారిత జ్ఞానం యొక్క ఉపయోగం అది ప్రకటనలో ఒక భాగం చాలా కోర్ కోర్సులు సాధారణంగా ఇటువంటి అభ్యాస అనుభవాలను అందించవు దీనికి యుజి విద్యార్థులు అర్థం చేసుకోగలిగే పరిశోధనా పత్రాల సమితి అవసరం మరియు దానిపై విద్యార్థులకు ప్రశ్నలు వేస్తారు దానికి చాలా తయారీ అవసరం ఆందోళన యొక్క క్రమశిక్షణకు సంబంధించిన పరిశోధనా పద్ధతులను అర్థం చేసుకోండి కాబట్టి ప్రతి శాఖకు దాని స్వంత పరిశోధనా పద్ధతులు ఉన్నాయి వాటిని చేర్చవచ్చా ఇది చేయదగినది మరియు దీనిని కొన్ని కోర్సులలో చేర్చవచ్చు ఇటువంటి అబ్యాసాలను ముఖ్యంగా అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో మెజారిటీ సంస్థలలో రూపకల్పన చేయడం మరియు అమలు చేయడం ఇప్పుడు మరింత కష్టమవుతుంది ఉదాహరణకు ప్రయోగశాల రూపకల్పన యొక్క పరిశోధనా పద్ధతిని కొన్ని ప్రయోగశాలలలో ఓపెన్ ఎండ్ ప్రయోగాలు అని చెప్పండి డేటా యొక్క విశ్లేషణ మరియు వ్యాఖ్యానం మరియు సమాచార సంశ్లేషణ యొక్క పరిశోధనా పద్ధతి ఒక సందర్భానికి సంబంధించిన గణనీయమైన డేటా సేకరణ అవసరం మరియు సమాచార సంశ్లేషణకు దారితీసే ప్రశ్నలను వేస్తుంది పాఠ్యపుస్తకాల్లో సాధారణంగా కనిపించని సంబంధిత సమాచారానికి మద్దతు ఇచ్చే కేస్ స్టడీస్ను సేకరించండి వీటిలో చాలా విషయాలు పరిష్కరించవచ్చు డేటాబేస్ మెటీరియల్ సైన్స్ సంబంధిత సబ్జెక్టులు కెమికల్ ప్రాసెస్ ఆప్టిమైజేషన్ నానో టెక్నాలజీ మరియు డివైజెస్ మరియు సెన్సార్ డిజైన్ వంటి అంశాలలో ఇటువంటి సందర్భాలను మరింత సులభంగా గుర్తించవచ్చు ఇవి కొన్ని ఉదాహరణలు కానీ ఏదైనా వినూత్న ఉపాధ్యాయుడు ఈ ఫలితాలను తీర్చగల కార్యకలాపాలను కనుగొనవచ్చు PO4 కింద మరిన్ని కార్యకలాపాలు ప్రయోగాలు సర్వేలు మరియు వర్తించే ప్రమాణాలకు అనుగుణంగా డేటాను సేకరించండి చెల్లుబాటు అయ్యే తీర్మానాలను రూపొందించడానికి అవసరమైన లెక్కలు మరియు డేటా తగ్గింపును జరుపుము ఫలితాలను వృత్తిపరమైన పద్ధతిలో ప్రదర్శించండి కాబట్టి ఇవి కొన్ని ప్రతిపాదిత కార్యకలాపాలు ఇది సమగ్రమైనది కాదు కాబట్టి అధ్యాపకులు ఈ ప్రత్యేకమైన పిఒను పరిష్కరించడానికి ఇటువంటి కార్యకలాపాలను అన్వేషించాలి చివరగా PO4 ఆధునిక సాధన వినియోగం అది ఏమి చెబుతుంది పరిమితుల అవగాహనతో సంక్లిష్ట ఇంజనీరింగ్ కార్యకలాపాలకు అంచనా మరియు మోడలింగ్తో సహా తగిన పద్ధతులు వనరులు మరియు మోడల్ ఇంజనీరింగ్ మరియు ఐటి సాధనాలను సృష్టించండి ఎంచుకోండి మరియు వర్తింపజేయండి ఇది సృష్టించడానికి సంబంధించినది మరోసారి కీలకపదాలు సృష్టి ఎంపిక మరియు వర్తింపజేయడం ఈ మూడు ఆధునిక ఇంజనీరింగ్ మరియు ఐటి సాధనాలతో సంబంధం కలిగి ఉన్నాయి అంటే అవి పరికరాలు లేదా ఐటి సాధనాలు వంటి ఆధునిక ఇంజనీరింగ్ సాధనాలు కావచ్చు ఈ రోజుల్లో కొన్ని ఐటి సాధనాలు చాలా ఇంజనీరింగ్ ప్రోగ్రామ్లకు సుపరిచితులు కాబట్టి సాధనాల సృష్టిని మల్టీడిసిప్లినరీ బృందాలు ప్రాజెక్టుల ద్వారా మాత్రమే ప్రయత్నించవచ్చు ఎంపిక అనేది ఒక నిర్దిష్ట అనువర్తనం కోసం వేర్వేరు సాధనాలను పోల్చిన కాగితపు స్థాయి అబ్యాసం మాత్రమే ఎందుకంటే పోలిక కోసం అన్ని సాధనాలకు ప్రాప్యత ఉండకపోవచ్చు చాలా సంస్థలు ఇప్పటికే తమ ప్రయోగశాలలలో ఐటి సాధనాలను చేర్చాయి అయితే ఆధునిక కొలత మరియు పరీక్షా సాధనాలు చాలా ఖరీదైనవి మరియు చాలా కొద్ది సంస్థలు వాటిని అండర్గ్రాడ్యుయేట్ స్థాయిలో భరించగలవు కాని ఇక్కడే వర్చువల్ ప్రయోగశాలలను ఉపయోగించవచ్చు దీనికి ఒక మార్గాన్ని అందించవచ్చు ఇప్పుడు సంక్లిష్టమైనది సంక్లిష్టత పెద్ద సంఖ్యలో వేరియబుల్స్ విస్తృతంగా వేర్వేరు సమయ పరిమితులతో కూడిన దృగ్విషయం శబ్దం ఉనికి స్వతంత్ర బహుళ నిర్ణయం తీసుకోవడం మరియు అనేక ప్రతికూల మరియు సానుకూల స్పందన లూప్లతో కూడిన వ్యవస్థల ద్వారా వర్గీకరించబడుతుంది సంక్లిష్ట సమస్య యొక్క స్వభావాన్ని మనం ఈ పరంగా మాత్రమే తెలియజేస్తాము మరియు తరువాత తేదీకి తిరిగి వస్తాము సంక్లిష్ట ఇంజనీరింగ్ సమస్యల ప్రవర్తన యొక్క అంచనా సాధారణంగా విస్తృతమైన అనుకరణను ఉపయోగించకుండా సరళమైన సందర్భాల్లో కూడా చేయలేము కాబట్టి ఈ ప్రత్యేకమైన PO ని పరిష్కరించడానికి అనుకరణ ఇప్పుడు చాలా ముఖ్యమైన సాధనంగా మారింది మోడలింగ్ అనేది ఇంజనీరింగ్ కోర్సుల సంఖ్యలో ఒక భాగం అయితే తరగతి గది స్థాయిలో మరియు ప్రయోగశాలలలో అనుకరణను విస్తృతంగా ఉపయోగించవచ్చు కాబట్టి ఇవి కొన్ని కార్యకలాపాలు ఒక తరగతి ఇంజనీరింగ్ సమస్యలకు అనుకరణ సాధనం యొక్క అవసరాలను నిర్ణయించండి అనుకరణ కోసం సాధనాలను సృష్టించండి ఒక ప్రాజెక్ట్ ద్వారా ఒక తరగతి ఇంజనీరింగ్ సమస్యలను పరిష్కరించడం అత్యంత ఖర్చుతో కూడిన సాధనాన్ని ఎంచుకోండి ఇచ్చిన ఇంజనీరింగ్ లేదా ఐటి సాధనం యొక్క పరిమితులను అర్థం చేసుకోండి విభాగం అందుబాటులో ఉంచిన ఇంజనీరింగ్ మరియు ఐటి సాధనాలను ఉపయోగించండి కాబట్టి ఇవి కొన్ని పిఒ కార్యకలాపాలు ఇప్పుడు అది ఈ యూనిట్ యొక్క ముగింపు సంక్లిష్ట ఇంజనీరింగ్ సమస్యల యొక్క అన్ని లక్షణాలను కలిగి ఉన్న మీకు తెలిసిన సందర్భంలో సంక్లిష్ట ఇంజనీరింగ్ సమస్యలకు రెండు ఉదాహరణలు ఇవ్వండి ప్రారంభంలో మీరు 250 నుండి 500 పదాలలో వ్రాయండి మరియు తరువాత వాటిని మరింత విస్తరించవచ్చు మీరు బోధించిన మరియు నేర్చుకున్న కోర్సుల నుండి PO1 PO2 PO3 మరియు PO4 మరియు PO5 ను పరిష్కరించగలిగే విధంగా రెండు ఉదాహరణ కార్యకలాపాలు ఇవ్వండి తరువాతి యూనిట్ లో గ్రాడ్యుయేషన్ ఇంజనీర్కు సంబంధించిన PO6 నుండి PO 12 వరకు మిగిలిన PO లను పరిష్కరిస్తుంది చాలా ధన్యవాదాలు